హాయ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I పై ఉపన్యాసాలకు స్వాగతం మరియు ఈ రోజు మనం ఈ అనిశ్చిత ఫారం ఇన్ డిటెర్మినేట్ ఫార్మ్స్ Indeterminate Forms పార్ట్ 2 ను కొనసాగిస్తాము మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 4 మనం ఒకే వేరియబుల్ యొక్క అవకలన కాలిక్యులస్ మరియు ఫంక్షన్స్ లను చర్చిస్తున్నాము మరియు ఈ రోజు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ 0 పవర్ 0 ఇన్ఫినిటీ పవర్ 0 మరియు 1 పవర్ ఇన్ఫినిటీ యొక్క ఈ అనిశ్చిత రూపాలు చర్చించబడతాయి మునుపటి ఉపన్యాసం నుండి గుర్తుకు తెచ్చుకోవడానికి మనం ఇప్పటికే ఈ రెండు రూపాలను చర్చించాము లేదా ఈ రెండు అనిశ్చిత రూపాలను 0 ద్వారా 0 గా మరియు ఇన్ఫినిటీ ద్వారా ఇన్ఫినిటీ గురించి చర్చించాము ఈ లో పిటెల్ L'Hospital rule నియమం చాలా సహాయకారిగా ఉందని మనం చూశాము ఈ f మరియు g యొక్క నిష్పత్తి f మరియు g రెండూ 0 కి వెళ్తాయి లేదా అవి రెండూ ఇన్ఫినిటీకి వెళ్తాయి కాబట్టి ఆ సందర్భంలో ఈ నిష్పత్తి యొక్క లిమిట్ కుడి వైపున ఈ లిమిట్ లిమిట్ ఉన్నట్లయితే అవకలనం ల లిమిట్ కి సమానంగా ఉంటుంది ఈ f1 మరియు g లోని అన్ని పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయని మరియు ఈ f మరియు g రెండూ 0 కి వెళ్తాయని లేదా అవి ∞ కి వెళ్ళే పరిస్థితి ఉందని మనం ఈ ప్రక్రియను కొనసాగించగలమని కూడా చూశాము కాబట్టి ఆ సందర్భంలో ఈ అవకలనీయం యొక్క ఈ ప్రక్రియను మనం కొనసాగించగలమని మరియు మళ్ళీ మనం లెక్కింపును మరియు మళ్ళీ న్యూమరేటర్ ని మరియు మళ్ళీ డినామినేటర్ ని డిఫరెన్షిఎయిట్ చేయగలమని నియమాలు చెబుతున్నాయి మనం ఈ లిమిట్ ని సాధించే సమయం వరకు లిమిట్ ని తీసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండు ఫంక్షన్ల నిష్పత్తి యొక్క లిమిట్ ఈ అవకలనం యొక్క నిష్పత్తి ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ ఉనికిలో ఉంది లేకపోతే ఉదాహరణకు ఈ లిమిట్ ఉనికిలో లేదు g కంటే ఎక్కువ f నిష్పత్తి యొక్క అసలు లిమిట్ ఇక్కడ లేదని మనం క్లెయిమ్ చేయలేము కావున ఈ రోజు మనం టైప్ 0 x ∞ యొక్క అనిశ్చిత రూపంతో కొనసాగుతాము కాబట్టి మనకు f 0 కి వెళుతుంది మరియు ఈ g 0 కి వెళుతుంది క్షమించండి ∞ కి వెళుతుంది X → a వెళుతున్నప్పుడు ఈ f x g యొక్క ఉత్పత్తి x a కి వెళుతుంది ఇది అనిశ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా 0 మరియు ∞ లోకి ఉంటుంది లో పిటెల్ యొక్క LHopitals rule నియమాన్ని ఉపయోగించి మనం అంచనా వేయాలి దీనిని చివరి ఉపన్యాసం లో చర్చించాము కాబట్టి ఈ సందర్భంలో మనకు అటువంటి ఉత్పత్తి ఉన్నప్పుడు ఒక f ఈ ఫంక్షన్ 0 కి వెళుతుంది మరియు మరొకటి ∞ కి వెళుతుంది అలాంటప్పుడు మనం ఈ వ్యక్తీకరణను ఇక్కడ తిరిగి ఇలా వ్రాయవచ్చు f × g f1g అయితే ఈ సందర్భంలో ఇక్కడ f 0 కి వెళుతుంది ఆపై ఈ 1g కూడా 0 కి వెళుతుంది కాబట్టి మనకు ఇక్కడ 00 ఫారమ్లు ఉన్నాయి ఈ రూపంలో మనం తిరిగి వ్రాయవచ్చు ఈ g న్యూమరేటర్ లో మరియు డినామినేటర్ లో మనం ఈ f ను 1f గా తీసుకుంటాము కాబట్టి ఈ సందర్భంలో ఈ g ∞ మరియు 1f నుండి f 0 కి వెళుతుంది కాబట్టి ఇక్కడ ఈ టర్మ 1f కూడా ∞ కి వెళుతుంది కాబట్టి మాకు ∞∞రూపాలు ఉన్నాయి ఈ రెండు సందర్భాల్లో మనం లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయవచ్చని మాకు తెలుసు కాబట్టి లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయడం ద్వారా మనం లిమిట్ ని పొందవచ్చు ఎందుకంటే ఇలాంటి ఫారమ్లను 00 లేదా ∞∞ ఎలా ఎదుర్కోవాలో చివరి ఉపన్యాసంలో మనం ఇప్పటికే నేర్చుకున్నాము కాబట్టి ఇక్కడ ఒక సరళమైన ఉదాహరణ తీసుకుందాం ఈ సమస్యకు లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయాలనుకుంటున్నాము x sin మరియు x ∞ కి వెళుతుంది కాబట్టి ఇక్కడ మనకు x ∞ మరియు x sin కు వెళుతుంది కాబట్టి2x 0 కి వెళుతుంది కాబట్టి ఇది ∞ × 0 రూపం కాబట్టి ఈ సందర్భంగా మేము 00 లేదా ∞∞ రూపాన్ని తయారు చేయగలమని పైన చర్చించిన ఈ ఆలోచన ఉపయోగిస్తాము ఈ సందర్భంలో మనం ఈ x ను డినామినేటర్ 1x గా తీసుకురావచ్చు మరియు తరువాత sin కావున ఈ సందర్భంలో మనకు 00 రూపం ఉంది కాబట్టి sin 0 కి 1x కూడా 0 కి వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు ఇప్పుడు లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయవచ్చు ఎందుకంటే మనకు 00 రూపం ఉంది మరియు తరువాత sin2x యొక్క అవకలనం ఉంటుంది cos2x మరియు 2x యొక్క అవకలనం మరియు ఇక్కడ మనకు −1x2 ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు పరిస్థితి ఈ 2x2 మరియు ఈ 1x2 కావున x2 నిబంధనలు క్యాన్సల్ చేయబడతాయి ఆపై x ∞ కి వెళ్ళేటప్పుడు మనకు ఇక్కడ cos ఉంటుంది కాబట్టి x ∞ కి 2x 0 కి ఆపై cos0 1 కి వెళుతుంది మరియు మనకు ఈ 2 ఇక్కడ ఉంది లిమిట్ 2 ఉంది ఇప్పుడు చివరి స్లైడ్లో మనం చూసినట్లుగా ఈ లో పిటెల్ నియమాన్ని 00 లేదా ∞∞ ఫారమ్కు అన్వయించగలిగినప్పటికీ ఒక ప్రత్యేక సందర్భంలో ఒకటి మెరుగ్గా ఉండవచ్చు ఇది ఒక ఉదాహరణ సహాయంతో ఇప్పుడు చివరి స్లైడ్లో మనం చూసినట్లుగా ఈ లో పిటెల్ నియమాన్ని 00 లేదా ∞∞ ఫారమ్కు అన్వయించగలిగినప్పటికీ ఒక ప్రత్యేక సందర్భంలో ఒకటి మెరుగ్గా ఉండవచ్చు ఇది ఒక ఉదాహరణ సహాయంతో ఒక నిమిషం లో మనం చూస్తాము అయితే ఈ రూపాల మధ్య మనం మారవచ్చు కాబట్టి ఉదాహరణకు ఈ f0 రూపం 00యొక్కది అప్పుడు ఈ f మరియు g రెండూ 0 కి వెళితే ఈ సందర్భంలో 1f చేత విభజించబడిన 1gగా తిరిగి వ్రాయవచ్చు ఇక్కడ మనకు ∞∞ రూపం ఉంది లేదా f మరియు g రెండూ ∞ కి వెళితే మరొక మార్గం 1f ద్వారా విభజించబడిన 1g 00 యొక్క రూపాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మేము ఈ రెండు రూపాలను 00 మరియు ∞∞మార్చుకోవచ్చు అక్కడ ఉత్పన్నం యొక్క అవకలనం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఈ ఉదాహరణ x లిమిట్ కుడి వైపు xn నుండి 0 కి వెళుతుంది x లో సహజ లాగరిథమిక్ n కాబట్టి ఇక్కడ n అనేది రియల్ నంబర్ కాబట్టి ఈ సందర్భంలో దీన్ని 00 రూపం క్షమించండి ∞∞ రూపంగా పరిగణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మనం ఈ ln x ను న్యూమరేటర్లో ఉంచి ఈ xn ని 1xn డినామినేటర్ వలె తీసుకువస్తాము కాబట్టి ఈ సందర్భంలో x 0 కి వెళ్ళినప్పుడు న్యూమరేటర్ ఇన్ఫినిటీ కి వెళుతుంది మరియు ఇక్కడ కూడా డినామినేటర్ ఇన్ఫినిటీ కి వెళుతుంది అయితే మనం ∞∞ రూపొందించాము ఈ సందర్భంలో ఈ x యొక్క అవకలనం కేవలం 1x అప్పుడు 1xn మైనస్ nxn1 యొక్క అవకలనం మరియు మనం దీనిని సరళీకృతం చేయవచ్చు కాబట్టి మనకు లిమిట్ 0 ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు x పవర్ n ప్లస్ 1 మరియు n రియల్ నెంబర్ కాబట్టి 1 2 3 కాబట్టి ఇక్కడ ఏమైనా మీరు అక్కడ కొంత x పవర్ పొందుతారు మరియు x 0 కి వెళితే అది 0 అవుతుంది కానీ అదే ఉదాహరణలో మీరు xn మరియు ln x కన్నా ఎక్కువ పరిగణించి ఉంటే అప్పుడు ఈ 1ln x యొక్క అవకలనం అక్కడ ఒక సమస్యను సృష్టించి ఉంటుంది మరియు ఇది అంత సాధారణ గణన కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి ఒక ప్రత్యేక ఉదాహరణలో 00లేదా ∞∞ సౌకర్యవంతంగా ఉందో లేదో మనం గమనించాలి కాబట్టి ఇప్పుడు మనం ∞ ∞ రకం యొక్క అనిశ్చిత రూపాన్ని చర్చిస్తాము కాబట్టి f ఇన్ఫినిటీకి వెళుతుంది మరియు g ఇన్ఫినిటీకి వెళుతుంది అనుకుందాం x అప్పుడు ఒకదానికి వెళుతుంది అప్పుడు ఈ f మైనస్ g ఇక్కడ x a కి వెళ్ళేటప్పుడు ఈ వ్యత్యాసం అనిశ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకు ∞−∞ రూపం ఈ ∞ ∞ రూపం అనిశ్చిత రూపం అని మనం గత ఉపన్యాసంలో ఇప్పటికే చర్చించాము మరియు అలాంటి లిమిట్ ులను అంచనా వేయడానికి మనం జాగ్రత్తగా ఉండాలి కావున మనం మళ్ళీ ఈ f g పదాన్ని తిరిగి వ్రాయవచ్చు మనం ఇక్కడ f g ను f g ద్వారా విభజించి f g తో గుణిస్తే ఈ టర్మ ఇక్కడ మనకు ఉంటుంది 1g 1f1fg కాబట్టి ఈ సందర్భంలో మనకు పరిస్థితి ఉంది ఆపై f మరియు g రెండూ ఇన్ఫినిటీ కీ వెళతాయి కాబట్టి మనకు ఈ 0 మరియు మళ్ళీ మైనస్ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 మరియు 1 ఓవర్ ∞ లోకి ∞ ఉంటుంది ∞ ఇది అనిశ్చిత రూపం కాదు కాబట్టి 1 ఓవర్ ∞ ఇది మళ్ళీ 0 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 00 ఫారమ్ను కలిగి ఉన్నాము వీటిని లో పిటెల్ L'Hospital నియమం సహాయంతో సులభంగా నిర్వహించగలం అయితే ఈ సందర్భంలో మనకు ఇది ఉంటే మళ్ళీ సరళమైన ఉదాహరణను తీసుకుందాం x 0 కావున ఇక్కడ x 0 కి వెళుతుంది కాబట్టి మనకు ఈ 1 ఓవర్ 0 ఉంది ఇది ∞ కి వెళుతుంది మరియు మైనస్ మళ్ళీ ఇక్కడ 1 ద్వారా 0 కూడా ∞ కి వెళుతుంది ఈ సమస్యలో మాకు ∞ ∞ రూపం ఉంది కాబట్టి ఇక్కడ పైన చర్చించినట్లుగా మనం దీనిని sin2x గా తిరిగి వ్రాయవచ్చు అప్పుడు ఈ −x2 ను x2sin2x ద్వారా విభజించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు sin2 x 0 కి మరియు మైనస్ 0 కి వెళుతుంది మనకు 0 ను 0 తో విభజించారు కాబట్టి ఈ ∞ ∞ రూపం 00 రూపానికి మారుతుంది ఇది లో పిటెల్ L'Hospital నియమాన్ని ఉపయోగించి లిమిట్ పొందండి ఇక్కడ మరింత ముందుకు సాగుతూ కాబట్టి మనం లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేసే ముందు దీనిని తీసుకున్నప్పుడు ఈ వ్యక్తీకరణను ఈ రూపంలో తిరిగి వ్రాస్తాము కాబట్టి మనం అక్కడ 1 x2 తీసుకొని ఇక్కడ 1 x2 ద్వారా విభజించాము కాబట్టి x2 మరియు sin2 టర్మ కలిసి ఆపై మిగిలినవి sin2x x2 ఇప్పటికే x2 ఉంది మరియు 1 మనం విభజించాము మనకు x4 ఉంది కాబట్టి ఈ లిమిట్ sin2x x2 ను x2sin2x తో విభజించి ఈ రూపంలో x2sin2x యొక్క లిమిట్ మరియు x4 ఓవర్ sin2x x2 యొక్క లిమిట్ తిరిగి వ్రాసాము ఇప్పుడు 2 వ 1 వ 1 ను పరిశీలిద్దాం sin2x x2x4 కనుక ఈ సందర్భంలో మనకు మళ్ళీ ఈ 00 రూపం ఉంది కాబట్టి sin2x 0 మైనస్ 0 కి వెళ్లి 0 తో విభజించబడింది కాబట్టి మనం ఇక్కడ లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయవచ్చు ఇది న్యూమరేటర్ యొక్క అవకలనం 2 sin x మరియు sin x యొక్క అవకలనం cos x మరియు మైనస్ x2 యొక్క అవకలనం 2x యొక్క అవకలనం x4 గా ఉంటుంది ఇది 4 x3 మరియు లిమిట్ x 0 కి వెళుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు sin2 x 2sin x cosx sin 2 x −2 x లా ఉంది 4 x3 ద్వారా విభజించబడింది అయితే sin2x మైనస్ 0 కు వెళుతుంది ఈ x 0 కి వెళుతుంది కాబట్టి మనం మళ్ళీ 0 0 0 ద్వారా 0 రూపంతో ముగుస్తుంది దానిని మనం మళ్ళీ అవకలనియం చేయాలి కాబట్టి ఇక్కడ మనకు sin 2x ఉంది ఇది 2 cos2x అవుతుంది మరియు మైనస్ ఈ 2x యొక్క అవకలనం కేవలం 2 అవుతుంది మరియు 4x3 12x2 అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఈ లిమిట్ మళ్ళీ తనిఖీ చేసినప్పుడు 2 cos2 x మరియు x 0 కి వెళుతుంది కాబట్టి ఇది 1 కాబట్టి 2 − 2 ఇది 0 కాబట్టి మళ్ళీ మనకు 00 రూపం ఉంది కానీ ఇప్పుడు మనం చేయగలిగేది మనం కొంచెం సరళీకృతం చేయగలము ఇది cos2x అని మనం వ్రాసుకోగలం నన్ను ఇక్కడ వర్కౌట్ చేయనివ్వండి కాబట్టి ఈ cos2x టర్మ ని మనం 1 మైనస్ 2 sin2x అని వ్రాయవచ్చు మరియు మీకు అక్కడ మైనస్ 1 ఉంటుంది కాబట్టి 2 మనం ఉమ్మడిగా తీసుకోవచ్చు మరియు ఇక్కడ ఈ 12 కి విభజిస్తాము కనుక ఇది 1 మైనస్ 1 మనం క్యాన్సల్ చేస్తాము మరియు మనకు మైనస్ 2sin2x ఉంది మరియు 6 x2 ద్వారా విభజించబడింది కాబట్టి ఈ 13 కాబట్టి మైనస్ 13 మరియు ఇక్కడ మనకు x అనే లిమిట్ x2 కన్నా 0 sin2x కి వెళుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ లిమిట్ x అనేది x2 కంటే 0 sin2x కి వెళుతుంది మనకు sin2x ఓవర్ x2 ఉన్నదానికి సమానంగా ఉంటుంది మరియు ఈ రెండు లిమిట్ ను ఒకే పద్ధతిలో నిర్వహించగలమని మనం అక్కడ ఒక నిమిషంలో చూస్తాము కాబట్టి మనం ఈ 1 ను పరిశీలిద్దాం sin2x ఓవర్ x2 ను మనం పరిగణించ గలిగామురెండూ ఒకే లిమిట్ కి కారణమవుతాయి కాబట్టి లిమిట్ x 0 x2 ఓవర్ sin2x కి వెళుతుందని మీరు భావిస్తారు ఈ సందర్భంలో మనం మళ్ళీ లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయవచ్చు ఎందుకంటే ఇది 00 రూపం మరియు తరువాత మనకు ఇక్కడ లిమిట్ ఉంది కాబట్టి x2 యొక్క అవకలనం 2x అవుతుంది మరియు తరువాత sin2x మనకు 2sinx cosx ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనకు మళ్ళీ00 రూపం ఉంది కాబట్టి న్యూమరేటర్ యొక్క అవకలనం మనకు 2 ఇస్తుంది మరియు sin2x అయిన డినామినేటర్ యొక్క అవకలనం మనకు 2 cos2 x ఇస్తుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్ తీసుకుంటే x 0 కి వెళుతుంది cos 0 1 కాబట్టి 22 లిమిట్ 1 అవుతుంది అదే విషయం ఇక్కడ మనం x కంటే ఎక్కువ sin2x గా పరిగణించినట్లయితే అదే రూపంలో ఫలితం ఉంటుంది మరియు లిమిట్ 1 కీ దారి తీస్తుంది ఎందుకంటే మనకు రివర్స్ ఉంటుంది డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది మరియు న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది మరియు మనం లిమిట్ 1 తో ముగిస్తాను కాబట్టి ఇక్కడ ఇప్పుడు అసలు లిమిట్ కి తిరిగి రావడం కాబట్టి ఈ లిమిట్ x 0 sin2 xx 2 1 కి వెళుతుంది మరియు రెండవ టర్మ ఇక్కడ లిమిట్ మైనస్ 3 అని మనం అంచనా వేసాము మరియు ఇది 1 అవుతుంది కాబట్టి x 0 1 3 కాబట్టి 1 3 ఇది 1 మరియు ఇది 1 3 కాబట్టి లిమిట్ 1 3 ఇప్పుడు ఈ స్వభావం యొక్క తదుపరి ఉదాహరణ మళ్ళీ ఉంది x ∞ x 1ln అయితే ఈ సందర్భంలో x ∞ కి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తీకరణ యొక్క రూపం ఏమిటి అనే ప్రశ్న కాబట్టి మనం తనిఖీ చేద్దాం కాబట్టి ఇక్కడ x ∞ కి వెళుతుంది కాబట్టి మనకు ఇప్పుడు ఇక్కడ ఉంది x ∞1ln కనుక x ∞ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇది 1 మైనస్ ఇక్కడ ఈ వ్యక్తీకరణ 1−1x అవుతుంది కాబట్టి ఇది 1 కన్నా తక్కువ మరియు ఇక్కడ లాగరిథమిక్ ln అవుతుంది కాబట్టి మనం గ్రాఫ్ను డ్రా చేస్తే ఇక్కడ ఇది 1 అవుతుంది కాబట్టి 1 కన్నా తక్కువ లోగరిథమిక్ నెగెటివ్ విలువను తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ ln1−1x అన్ని నెగెటివ్ విలువలను తీసుకుంటోంది కాబట్టి x కి వెళ్ళినప్పుడు ∞ ఇది 1 కి వెళుతుంది కానీ 1 ఓవర్ మరియు ఈ విలువలు నెగెటివ్ గా ఉన్నాయి కాబట్టి 10 వాస్తవానికి ఇది −∞ కు మొగ్గు చూపుతోంది కాబట్టి మనకు అక్కడ ఉన్నది ఈ −∞ ∞ రూపం అందువల్ల మనం అలా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ నేను వ్రాశాను కాబట్టి ఈ టర్మ ఇక్కడ ఉంది x ∞1ln − ∞ అయితే మాకు ∞ ∞ రూపం ఉంది మునుపటి ఉదాహరణలో చేసినట్లుగా ఇప్పుడు మేము వ్యవహరిస్తాము కాబట్టి మనకు x ఓవర్ ln ఉంది దీనిని మనం తిరిగి వ్రాయవచ్చు కనుక ఎక్కడా లిమిట్ ఏమిటో మనం మళ్ళీ తనిఖీ చేయాలి కాబట్టి x ∞ కు వెళ్ళినప్పుడు ఈ 1 ln 1 0 కి వెళుతుంది కాబట్టి ఇక్కడ మనకు 0 ఇప్పుడు ఈ 1 ఈ x ln లిమిట్ x ∞ కి వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం వాటిని ∞ ఇక్కడ మరియు తరువాత ln 1 కాబట్టి 0 కలిగి ఉన్నాము కాబట్టి లిమిట్ x ∞ మరియు ln 1x ద్వారా విభజించబడినందున మనం దీనిని తిరిగి వ్రాయాలి కాబట్టి ఇప్పుడు ఇది ln1 కి వెళుతుంది ఇది 0 మరియు ఇక్కడ కూడా 0 కాబట్టి మనకు 00 ఫార్మ ఉంది మరియు మనం లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయవచ్చు కాబట్టి ఇక్కడ ln x ఓవర్ x 1 అవకలనం అవుతుంది మరియు ఈ టర్మ యొక్క అవకలనం1x2మరియు అప్పుడు మనం మైనస్ గుర్తుతో 1x2 కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇది క్యాన్సల్ చేయబడుతుంది మరియు తరువాత మనకు మైనస్ గుర్తు ఉంటుంది కాబట్టి x ఆపై మైనస్ 1 ప్లస్ 1 ను x −1 తో విభజించారు కాబట్టి మనం 1 ప్లస్ 1 ఓవర్ x మైనస్ గా వ్రాయవచ్చు మరియు లిమిట్ x ∞ కి వెళ్తుంది కాబట్టి ఇది 0 కి వెళుతుంది మరియు ఈ ఇక్కడ లిమిట్ 1 గా పొందుతాము కాబట్టి ఈ సందర్భంలో మనకు 1 మైనస్ 1 0 ఉంది మరియు 0 ద్వారా విభజించబడింది కాబట్టి ఇది ప్రాథమికంగా 00 ఫార్మ ఇప్పుడు మనం లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయవచ్చు కాబట్టి మనం ఈ టర్మ యొక్క అవకలనం మరియు ఈ టర్మ యొక్క అవకలనం పొందాలి కాబట్టి ఈ టర్మ యొక్క అవకలనం ఇక్కడ వర్తించే ఉత్పత్తి నియమం అవుతుంది కనుక x యొక్క అవకలనం 1 మరియు తరువాత మనకు ఖచ్చితంగా ఈ టర్మ ln ఉంటుంది అప్పుడు x దీని యొక్క అవకలనం గా మిగిలిపోతుంది దీనికి ముందు మనం xx 1 మరియు 1x2 అని అంచనా వేసాము ఈ x ఈ x2 ను చేస్తుంది మరియు మళ్ళీ ఇక్కడ ఇది xx 1 1x2కాబట్టి ఈ సందర్భంలో ఇది 0 ఆపై ఇక్కడ మళ్ళీ 0 అదేవిధంగా ఇక్కడ కూడా 0 కాబట్టి మనకు మళ్ళీ 00 ఫారం ఉంది మరియు ఈ వ్యక్తీకరణకు మరోసారి లోపిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయాలి కాబట్టి ఇక్కడ అవకలనం ముందు చేసినట్లుగా ఉంటుంది కాబట్టి మరియు 1x 1 అయిన ఈ టర్మ యొక్క అవకలనం 12 అవుతుంది ఇక్కడ మనకు 1x ఉంటుంది కాబట్టి అవకలనం −x2 2 మరియు ఈ x యొక్క అవకలనం 2x 1 అవుతుంది అయితే ఇప్పుడు మళ్ళీ ఈ టర్మ నీ కొంచెం సరళీకృతం చేయాలి మరియు మనకు ఏమి లభిస్తుంది కాబట్టి నేను ఇక్కడ x2 మరియు x 1 ద్వారా న్యూమరేటర్లో గుణిస్తే కాబట్టి మనకు ఏమి లభిస్తుంది మనం x ను మరియు తరువాత −x2 ను నెగటివ్ గుర్తుతో పొందుతాము మరియు ఇది 2 x 1 అవుతుంది కాబట్టి x2 తో ఉన్న ఈ x క్యాన్సల్ అవుతుంది మనకు ఈ 1 x ఉంది మరియు ఈ మైనస్ ప్లస్ చేస్తుంది కాబట్టి x ఓవర్ 2 x−1 ఆపై మళ్ళీ ఇక్కడ 2 కాబట్టి మనం 2 ద్వారా విభజించవచ్చు మరియు ఇక్కడ −1 1 కాబట్టి మనకు ఈ 1 12x 1 ఉంది మరియు x ∞ కి వెళ్తుంది కాబట్టి అది ఒకటిన్నర అవుతుంది అక్కడ ఉంది ఈ విలువ సగం ఉంటుంది కాబట్టి ఇది x ∞ x 1ln 12 ఇప్పుడు మనం టైపు 00 ∞0 మరియు 1∞ యొక్క అనిశ్చిత రూపానికి వెళ్తాము కాబట్టి ఈ రకమైన లిమిట్ లన్నింటినీ మనం పూర్తిగా నిర్వహించగలం కాబట్టి ఈ f g ను x గా a కి వెళ్లి ఈ f మరియు g కింది లక్షణాలను కలిగి ఉన్నాయని అనుకుందాం కావున 1 వ f 0 కి మరియు g 0 కి వెళుతుంది కాబట్టి మనకు ఈ లిమిట్ 00 గా ఉంది 2 వ సందర్భంలో f 0 కి వెళుతుందని మరియు ఈ g 0 కి వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు ∞0 రూపాలు ఉన్నాయి మరియు 3 వ సందర్భంలో f 1 కి వెళుతుంది కాబట్టి మనకు ఇక్కడ 1 ఉంది మరియు ఈ g ∞ కాబట్టి 1 పవర్ ఇన్ఫినిటీ 3 వ రూపం ఈ అన్ని సందర్భాల్లో మనం ఇక్కడ ఒక క్రొత్త ఫంక్షన్ను y f పవర్ g గా పరిగణిస్తాము కనుక f పవర్ g ఈ రెండు సందర్భాల్లో మనం లిమిట్ ని ln y గా తీసుకున్నప్పుడు అది g ln f గా మారుతుంది మరియు ఇప్పుడు పరిగణించండి ఉదాహరణకు f 0 కి వెళుతుంది కాబట్టి ఇది −∞ కి వెళుతుంది మరియు g 0 కి వెళుతుంది 0×∞ ఫార్మ్ 2 వ సందర్భంలో ఫార్మ్ f ∞ కి వెళుతుంది కాబట్టి ఇది ఇన్ఫినిటీ అవుతుంది మరియు 3 వ సందర్భంలో 0×∞ ఫార్మ్ ఏర్పడినప్పుడు f 1 కి వెళ్ళినప్పుడు f 1 కి మరియు g ∞ కి వెళ్తుంది కాబట్టి ∞ మరియు ln1 0 అవుతాయి కావున మనకు మళ్ళీ 0×∞ ఫార్మ్ ఉంటుంది అయితే ఈ అన్ని సందర్భాల్లో f 0 g 0 కి వెళుతుందా అంటే 00 ఫార్మ్ ∞0 ఫార్మ్ 1∞ ఫార్మ్ ఈ అన్ని సందర్భాల్లో మనకు ఈ వ్యక్తీకరణ యొక్క లోగరిథమిక్ తీసుకున్న తర్వాత 0 x ∞ రూపం ఉంటుంది లిమిట్ తీసుకోండి కాబట్టి ఇక్కడ లిమిట్ తీసుకునేటప్పుడు ఇది ln అవుతుంది మరియు ఇది నిరంతర ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనం ఈ లిమిట్ ని ఇక్కడ వాదనకు తీసుకురాగలము lnxay xag ln f మరియు ఎక్కడా మనం ఇంతకుముందు చర్చించినట్లుగా ఇవి 0 × ∞ ఫార్మ్ యొక్క రూపాలు అని మనం పరిష్కరించగలము మనం ఇంతకుముందు చేసినట్లుగా మరియు ఈ లిమిట్ L అని అనుకుందాం కాబట్టి ఒకసారి మనం ఈ లిమిట్ ని లెక్కించాము మరియు ఈ లిమిట్ ని పొందడానికి రెండు వైపులా ఈ అల్గోరిథం ఎక్స్పోనెన్షియల్ ను తీసుకోవచ్చు x a y కి వెళుతుంది ఎందుకంటే ఇది ఇక్కడ కావలసినది y లిమిట్ కావున లిమిట్ x y కి వెళుతుంది ఈ సంఖ్య L యొక్క ఎక్స్పోనెన్షియల్ గా గా మారుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ y యొక్క లాగరిథమిక్ తీసుకొని ఈ రకమైన 00 ∞0 మరియు 1∞ రూపాలన్నింటినీ నిర్వహించగలమని మనం చూశాము fg ను ఇక్కడ ఊహించాము ఇప్పుడు ఇక్కడ ఉదాహరణను xx మరియు x 0 కి వెళ్తుంది అని తీసుకుందాం కాబట్టి ఈ సందర్భంలో మనం ముందు చర్చించినట్లుగా y xx కి సమానంఅని తీసుకుందాం ఈ xx ను y గా ఊహించండి మరియు తరువాత దీనికి లోగరిథమ్ తీసుకోండి కాబట్టి logy x ln x అవుతుంది మరియు ఈ సందర్భంలో మనకు ఇప్పుడు x ln x యొక్క లిమిట్ ఉంది మనకు ఇంతకుముందు చర్చించిన 0 x ∞ ఫారమ్ ఉంది దానిని ఈ ∞∞ ఫార్మ్ లోకి తీసుకువస్తాము కాబట్టి ln x మరియు 1x మరియు ఇప్పుడు ఇక్కడ లో పిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయండి కాబట్టి ln x 1x మరియు ఇక్కడ 1x2ఇస్తుంది ఇది ఇక్కడ x మరియు x 0 కి వెళుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది మరియు తరువాత రెండు వైపులా ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటుంది కాబట్టి y లిమిట్ అయిన e0 కు 1 సమానం మరొక ఉదాహరణ మీరు ఇక్కడ పరిగణిస్తే x0 1x ను 1∞ కాబట్టి cos x 1 కి మరియు 1x∞ కి వెళుతుంది అయితే మనకు 1∞ ఫార్మ్ ఉంది మరియు ఇదే విధమైన ప్రక్రియను మనం y 1xలాగారిథమిక్ తీసుకుంటాము కాబట్టి log y 1xln cos x అవుతుంది మరియు ఇప్పుడు ఇది log 1 మరియు ఇక్కడ మళ్ళీ 0 కి వెళుతుంది కాబట్టి మనం 00 ఫార్మ్ లిమిట్ని తీసుకున్న తర్వాత కాబట్టి మనం లోపిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేస్తాము కాబట్టి మనం ఇక్కడ ln cos x యొక్క అవకలనం1cos x గా తీసుకుంటాము మరియు ఈ cos x యొక్క cos x యొక్క అవకలనం −sin x అవుతుంది ఇది x యొక్క అవకలనం 1 ద్వారా విభజించబడింది మనకు ఇక్కడ మైనస్ 10 xx ఉంది ఇది 0 కి వెళుతుందో లేదో 0 కి వెళుతుంది మనకు ఈ లిమిట్ 0 ఉంది ఆపై రెండు వైపులా ఈ ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటే మనకు ఇక్కడ కావలసిన ఫంక్షన్ అయిన లిమిట్ y లభిస్తుంది ఇక్కడ 1 x 1 కి వెళుతుంది చివరగా ఈ లిమిట్1sinx మరియు 1 lnx యొక్క మరో ఉదాహరణను మేము పరిశీలిస్తాము x 0 కి వెళుతుంది కాబట్టి మనకు ∞0 ఫార్మ్ ఉంది మరియు మళ్ళీ ఇక్కడ లిమిట్ ని తీసుకోవడం లేదా లాగరిథమిక్ తీసుకోవడం వల్ల మనకు లభించేది ln y 1ln xln కాబట్టి ఇక్కడ ఇది 1 lnx x అవుతుంది 0 కీ వెళ్తుంది కాబట్టి ∞ ఇది 0 మరియు తరువాత ఇక్కడ ln ∞ కాబట్టి 0 x ∞ ఫార్మ్ ఆపై లాగరిథమిక్ తీసుకునేటప్పుడు మనం దానిని తిరిగి వ్రాయవచ్చు నేను ఇప్పుడు లిమిట్ ని తీసుకుంటాను ఇది 1ln xln కాబట్టి 1sin x ఇక్కడ ∞ అవుతుంది కాబట్టి ln ∞ ∞ మరియు ln x చే విభజించబడింది కాబట్టి ఇది కూడా ∞ కి వెళుతుంది కాబట్టి మనకు ∞∞ కాబట్టి న్యూమరే టర్ ln మరియు డినామినేటర్ ln x ఇప్పుడు మనం లోపిటెల్ L'Hospital నియమాన్ని వర్తింపజేయవచ్చు కాబట్టి ఇక్కడ ln దీని అవకలనం sin x మరియు1sin x యొక్క అవకలనం −1sin 2 x అవుతుంది మరియు sin x యొక్క అవకలనం cos x అవుతుంది కావున ఇది ln అనే న్యూమరేటర్ టర్మ యొక్క అవకలనం ఆపై ln x 1 x ఇస్తుంది అయితే తే ఇప్పుడు మనం దీనిని సరళీకృతం చేయవచ్చు మనకు ఇక్కడ టర్మ ఉంది మరియు తరువాత x అక్కడ ఉంది కాబట్టి x మరియు ఇప్పుడు మనకు తెలుసు ఈ x sin x ఈ లిమిట్ x లా 0 కి వెళుతుంది మరియు తరువాత 1 అవుతుంది మరియు cos 0 కూడా 1 అవుతుంది కాబట్టి మనకు ఈ −1 ఉంది మరియు తరువాత రెండు వైపులా ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటుంది ln x 0 y కి e 1 గా వెళ్తుంది కాబట్టి మనం ప్రతి నేచర్ కి కనీసం 1 ఉదాహరణను పరిగణించాము మరియు ఈ ఉపన్యాసం తయారీకి ఉపయోగించే సూచనలు ఇవి కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నది 0 × ∞ ∞ × ∞ యొక్క అనిశ్చిత రూపం మరియు ఈ మూడు లాగరిథమిక్ ఫంక్షన్ను ఉపయోగించి నిర్వహించబడతాయి అన్ని సందర్భాల్లో మేము00 లేదా ∞∞ ఫార్మ్ కి వెళ్ళినప్పుడు రెండు ఫంక్షన్ల నిష్పత్తి యొక్క లిమిట్ అవకల నాల నిష్పత్తి లిమిట్ కి సమానంగా ఉంటుందని చెప్పే లోపిటెల్ L'Hospital నియమాన్ని ఉపయోగించాము అయితే ఇది చాలా ఉపయోగకరమైన లోపిటెల్ L'Hospital నియమం మరియు మనం ఈ రకమైన అనిశ్చిత రూపాన్ని ఒకే భావన సహాయంతో నిర్వహించాము కాబట్టి ఇది ఉపన్యాసం ము